ఈ ప్రత్యేక మాడ్యూల్ లో నేను మిమ్మల్ని వేర్వేరు కేస్ స్టడీస్ IIoT అమలు చేయడానికి ఉదాహరణల కోసం వేర్వేరు అనువర్తనాల ద్వారా తీసుకెళ్తున్నాను వివిధ పరిశ్రమలు IoT IIoT పరిష్కారాలను అవలంబించడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి నేను వేర్వేరు దత్తత సేకరణల ద్వారా మరియు వివిధ పరిశ్రమల ద్వారా IIoT సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం వెనుక ఉన్న కథల ద్వారా మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాను నేను దీన్ని డొమైన్ వారీగా చేయబోతున్నాను మొదటి డొమైన్లో మనం స్మార్ట్ తయారీ పరిశ్రమల గురించి మాట్లాడబోతున్నాం మొదట పరిగణించవలసినది ఉత్పాదక పరిశ్రమలు అసెంబ్లీ లైన్లు మరియు స్మార్ట్ ఫ్యాక్టరీ మరింత ప్రత్యేకంగా మనం మరోసారి పునః సమీక్షించబోతున్నాము మరియు IIoT పరిష్కారాలను అవలంబించడంలో వివిధ పరిశ్రమలు ఏవి ఉన్నాయో మరియు వాటి ప్రక్రియలు ఎలా మెరుగుపడ్డాయో చూడండి కాబట్టి మనం తయారీ వైపు చూద్దాం మనం తయారీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా వేర్వేరు సాంప్రదాయక సవాళ్లు ఉన్నాయి ఈ తయారీ యంత్రాలు ఒంటరిగా పనిచేయడానికి వ్యవహరిస్తాయి ఈ యంత్రాలు అనుసంధానించబడలేదు ఈ యంత్రాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ కానందున ఈ వేర్వేరు యంత్రాలలో అసమతుల్యత పని భారం ఉంది కాబట్టి ఒకే పనిని చేసే వివిధ యంత్రాలలో పని భారం సమతుల్యం కాలేదు ఇతర సవాళ్లు కూడా ఉన్నాయి నిజ సమయంలో ఉత్పాదక యంత్రాలతో ఒకదానితో ఒకటి అనుసంధానించబడలేదు మరియు అవి ఒక యంత్రం నుండి కొన్ని కేంద్రీకృతమైన ఎంటిటీ లేదా నియంత్రిత స్టేషన్ కు కనెక్ట్ కాలేదు కాలక్రమేణా ఎక్కువ మార్పుకు సంబంధించి సవాళ్లు వచ్చాయి అంటే ఒక పంక్తిని లేదా యంత్రాన్ని ఒక ఉత్పత్తిని మరొక ఉత్పత్తికి మార్చకుండా మార్చడం కాబట్టి ఈ మార్పు జరగవలసి వచ్చినప్పుడు అది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది అంటే అది సాంప్రదాయ తయారీ దాని యొక్క లోపాలు సాంప్రదాయిక ఉత్పాదకతతో ఉన్న మరొక సవాలు ఏమిటంటే ఉత్పత్తి సమయం చాలా ఎక్కువ కాలం ఉండేది దీనికి కారణం సరైన సమాచారం మరియు ఉత్పత్తి రేఖ యొక్క డేటా లేకపోవడం కాబట్టి ఈ విభిన్న సవాళ్లన్నీ నేను పేర్కొన్న 4 విభిన్న సవాళ్లను స్మార్ట్ తయారీ పరిష్కారాలతో అధిగమించవచ్చు కాబట్టి స్మార్ట్ తయారీ స్మార్ట్ ఫ్యాక్టరీలు IIoT పరిష్కారాలను సమగ్రపరిచే కర్మాగారాలు ప్రాథమికంగా వాటిని స్మార్ట్గా మార్చడానికి స్మార్ట్ ఫ్యాక్టరీలు స్మార్ట్ తయారీ గురించి మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం స్మార్ట్ ఫ్యాక్టరీ మనం స్మార్ట్ ఫ్యాక్టరీ గురించి తీసుకుంటున్నప్పుడల్లా స్మార్ట్ ఫ్యాక్టరీ IT మరియు OT లను అనుసంధానిస్తుంది కాబట్టి మనకు ఈ సాంప్రదాయ యంత్రాలు సాంప్రదాయ పరికరాలు సాంప్రదాయ కార్యాచరణ సాంకేతికతలు మరియు వాటి ఆప్టిమైజేషన్ సెల్ఫ్ ఆప్టిమైజేషన్ ఆటోమేషన్ మరియు మొదలైనవి ఉన్నాయి ఈ యంత్రాలను వరుసగా ఒంటరిగా అమలు చేయడమే కాకుండా ఈ యంత్రాల నుండి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వస్తున్న వివిధ డేటా యొక్క కనెక్షన్ ద్వారా మరియు స్వయంచాలకంగా ఆటోమేషన్ ద్వారా కూడా ప్రక్రియలను స్వయంచాలకంగా ఆప్టిమైజ్ చేయడం స్వీయ ఆప్టిమైజేషన్ మరియు ఆటోమేషన్ ఈ స్మార్ట్ ఫ్యాక్టరీల యొక్క ప్రయోజనాలు ఏమిటంటే నిజ సమయంలో చాలా డేటా వివిధ విషయాల గురించి డేటా ముఖ్యంగా ఈ వేర్వేరు యంత్రాల ఆరోగ్య పరిస్థితి గురించి డేటాను పొందవచ్చు ఈ డేటాను విశ్లేషించాల్సి ఉంటుంది మరియు విశ్లేషణ ఆధారంగా నాణ్యత నియంత్రణ చేయవచ్చు మరియు ఈ పనులన్నీ స్మార్ట్ ఫ్యాక్టరీలో మాత్రమే చేయవచ్చు స్మార్ట్ ఫ్యాక్టరీ కాలక్రమేణా మార్పుకు దారితీస్తుంది స్మార్ట్ ఫ్యాక్టరీ ఉత్పత్తి సమయం తగ్గుతుంది మరియు స్మార్ట్ ఫ్యాక్టరీలో వశ్యత యొక్క లక్షణాలు ఉన్నాయి మార్పుకు సంబంధించి వశ్యత క్రొత్త భాగాలను స్వీకరించడానికి సంబంధించి వశ్యత క్రొత్త సాంకేతికతలు ఏకీకరణ వ్యవస్థ లోపల మరియు వెలుపల ఏకీకరణ మరియు నిర్వహణ సౌలభ్యం ఇవన్నీ స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క విభిన్న ప్రయోజనాలు నేను కొనసాగడానికి ముందు స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క కొన్ని విభిన్న లక్షణాలను మీకు చూపిస్తాను స్మార్ట్ ఫ్యాక్టరీ అనేది నేను ఇంతకుముందు మునుపటి ఉపన్యాసంలో చర్చించిన విషయం కాని ఈ ప్రత్యేకమైన విషయం గురించి మరింత వివరంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే IIoT యొక్క మంచి అప్లికేషన్ కి ఉదాహరణ IIoT ప్రాథమికంగా స్మార్ట్ ఫ్యాక్టరీల నిర్మాణం మనం స్మార్ట్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనం వివిధ ఫీల్డ్ పరికరాల గురించి మాట్లాడుతున్నాము ఫీల్డ్ పరికరాలు ఇవి ప్రాథమికంగా సెన్సార్ ఎనేబుల్ పరికరాలు ఇవి వేర్వేరు ప్రక్రియలను స్మార్ట్ పద్ధతిలో అమలు చేయడానికి సహాయపడతాయి వాటిపై నడుస్తున్న వేర్వేరు ప్రక్రియలు అంటే ఈ పరికరాల నిర్వహణ వ్యవస్థ ప్రక్రియలు లాజిస్టిక్స్ మరియు తయారీ వంటి ఇతర ఇతర పనులను చేయవచ్చు మరో మాటలో చెప్పాలంటే క్షేత్ర పరికరాలు ప్రక్రియలను మెరుగుపరచడం నిర్వహణను మెరుగుపరచడం లాజిస్టిక్లను మెరుగుపరచడం మరియు తయారీని సమగ్రంగా మెరుగుపరచడం ఈ సెన్సార్ ఎనేబుల్డ్ ఫీల్డ్ పరికరాల సహాయంతో చేయగలిగే విభిన్న విషయాలు ఇవి ఈ ఫీల్డ్ పరికరాలు ప్రాథమికంగా సెన్సార్లతో ప్రారంభించబడ్డాయి ఈ ఫీల్డ్ పరికరాలు సెన్సార్లతో ప్రారంభించబడటమే కాకుండా వేర్వేరు కార్మికులతో లేదా పాల్గొన్న వివిధ సిబ్బందితో కూడా సెన్సార్లు ప్రారంభించబడతాయని మనకు తెలుసు అవి వేర్వేరు వేరియబుల్ సెన్సార్లను కలిగి ఉంటాయి ఇది వాటి పని అలవాట్లను వాటి ఒత్తిడి స్థాయిని నిరంతరం పర్యవేక్షించబోతోంది ఇవన్నీ వేర్వేరు పరికరాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ఈ వేర్వేరు కార్మికుల ఆరోగ్యం మరియు పని పరిస్థితి ని మరియు పని చేసే సిబ్బందిని పర్యవేక్షించడం స్మార్ట్ ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల ఈ పనులన్నీ జరగబోతున్నాయి ఈ డేటా తరువాత షాప్ ఫ్లోర్కు పంపబడుతుంది ఇవి వేర్వేరు యూనిట్ల వంటివి తయారీ కర్మాగారంలో షాప్ ఫ్లోర్ ఉంటే వేర్వేరు షాప్ అంతస్తులు ఉన్నాయి ఇవి తయారీకి వేర్వేరు యూనిట్లు ఒక నిర్దిష్ట కర్మాగారంలోని వివిధ అవసరాలను తీర్చగల వివిధ యూనిట్లు షాప్ ఫ్లోర్లో వేర్వేరు కంట్రోలర్లు ఉంటాయి ఇవి మెషిన్ కంట్రోలర్లు అవి షాప్ ఫ్లోర్లో ఉండవచ్చు ఈ యంత్ర నియంత్రికలు మళ్ళీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి నేను ఈ వేర్వేరు పరికరాలు ప్రక్రియలు నిర్వహణ లాజిస్టిక్స్ తయారీ మరియు తమ మధ్య ఉన్న ఈ భాగాలను జాగ్రత్తగా చూసుకున్నాయని ఇక్కడ ప్రస్తావించడం మర్చిపోయాను అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి మరియు ఇది వేర్వేరు కమ్యూనికేషన్ వాడకం ద్వారా జరగబోతోంది అవి జిగ్బీ లేదా బ్లూటూత్ వంటి విధానాలు లేదా ఐయోటి పై పరిచయ ఉపన్యాసంలో నేను కవర్ చేసిన విభిన్న కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇవన్నీ ఒకరితో ఒకరు మాట్లాడబోతున్నారు ఇది షాప్ ఫ్లోర్ మరియు ఈ షాప్ ఫ్లోర్ నుండి ప్రాథమికంగా డేటాను తయారీ కర్మాగారానికి పంపబోతున్నారు ఉత్పాదక కర్మాగారంలో ఉత్పాదక అమలు వ్యవస్థ ఉంటుంది ఉత్పాదక అమలు వ్యవస్థ మళ్లీ నియంత్రిత గదులు వంటి విభిన్న భాగాలను కలిగి ఉంటుంది మీకు ఉప నియంత్రిత గదులు తెలుసా వీటిని వైఫై బ్లూటూత్ మొదలైనవి వంటి విభిన్న కమ్యూనికేషన్ యంత్రాంగాల ద్వారా అనుసంధానించవలసి ఉంటుంది చివరకు డేటా ERP వంటి సిస్టమ్ ఇంటిగ్రేటర్కు పంపబడుతుంది ఇది డేటా సేకరణ నిల్వ చేయబోయే ERP లు కావచ్చు మరియు విశ్లేషణ కావచ్చు మరియు ఇది క్లౌడ్ ఎనేబుల్ కావచ్చు ఇది ERP క్లౌడ్ కావచ్చు క్లౌడ్ ఎనేబుల్డ్ ERP కేవలం విశ్లేషణ మాత్రమే కాదు విజువలైజేషన్ కూడా సాధ్యమే కాబట్టి ఈ విభిన్న పనులన్నీ చేయవచ్చు సమగ్రంగా ఇది సంస్థ యొక్క స్థాయి మనం ఫీల్డ్ పరికర స్థాయితో ప్రారంభించాము తరువాత తదుపరి స్థాయి షాప్ ఫ్లోర్ తదుపరి ప్లాంట్ మరియు చివరకు ఎంటర్ప్రైజ్ స్థాయి స్మార్ట్ ఫ్యాక్టరీలో ఈ విషయాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయని మనకు తెలుసు ఈ వేర్వేరు పరికరాలు వేర్వేరు షాప్ ఫ్లోర్ కంట్రోలర్లలో ప్రాసెస్ చేయబడుతున్న డేటాను వాటి మధ్య కనెక్టివిటీ మళ్ళీ డేటాను ఉత్పాదక వ్యవస్థకు పంపడం మరియు వాటి ప్లాంట్ స్థాయిలో అమలుపరచడం ఆపై క్లౌడ్ స్థాయిలో ERP మరియు క్లౌడ్ కలిసి డేటా సేకరణ నిల్వ విశ్లేషణ మరియు విజువలైజేషన్ కోసం ఉపయోగించవచ్చు దీని నుండి స్మార్ట్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో సమగ్రంగా చెప్పవచ్చు ఇది స్మార్ట్ ఫ్యాక్టరీలో ఈ కార్యకలాపాలు ఎలా సాగుతాయి అనే ఉన్నత స్థాయి బ్లాక్ రేఖాచిత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత మనం ఇప్పుడు మరింత ముందుకు సాగి ప్రయత్నిద్దాం ఇవి స్మార్ట్ ఫ్యాక్టరీని కలిగి ఉండటం వల్ల కలిగే విభిన్న ప్రయోజనాలు ఇప్పటికే చూశాము ఈ స్మార్ట్ ఫ్యాక్టరీ ఎలా పని చేయబోతోందో ఇప్పుడు వేరే కోణం నుండి చూద్దాం చాలా దిగువన మనకు ఈ సెన్సార్ ప్రారంభించబడిన సాధనాలు మరియు కార్మికులు ఉంటారు మీ పరికరాలు సెన్సార్ ఎనేబుల్ అవుతాయని నేను ఇంతకు ముందే మీకు చెప్తున్నాను ఇది ఫ్యాక్టరీలోని ఒక తయారీ కర్మాగారంలో అర్థం అవుతుంది మరియు ఈ సాధనాలు మరియు పరికరాలు మాత్రమే కాకుండా కార్మికులు కూడా సెన్సార్ ఎనేబుల్ అవుతారు సాధనాలు మరియు ఈ కార్మికులు రెండింటినీ సెన్సార్ ఎనేబుల్ చేయబోతున్నారు వారు ఈ గేట్వే గుండా క్లౌడ్కు వెళుతున్న చాలా డేటా ద్వారా వెళుతున్నారు ఇక్కడ మరింత డేటా విశ్లేషణ డేటా విజువలైజేషన్ మొదలైనవి చేయబోతున్నారు మరియు సంబంధిత పాలసీల ఆధారంగా ఫలితాలు సంబంధిత వాటాదారులకు అందుబాటులో ఉంచబడతాయి వారి యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్ మొదలైనవి జరుగుతాయి స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క లక్షణాల పరంగా ఇవి కొన్ని విభిన్న లక్షణాలు స్మార్ట్ ఫ్యాక్టరీలో మనం కనెక్ట్ చేయబడిన పరికరాల గురించి మాట్లాడుతున్నాము అవి నిరంతరం నిజ సమయంలో చాలా డేటాను పంపించబోతున్నాయి ఆప్టిమైజ్ చేయబడిన భాగాలు మానవ జోక్యం లేకుండా లేదా కనీస మానవ జోక్యం తో ఆప్టిమైజ్ చేసిన డేటా స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క లక్షణం స్మార్ట్ ఫ్యాక్టరీ పారదర్శకంగా ఉంటుంది మీరు చాలా డేటాను పొందబోతున్నారు అమలు చేయబడిన కొలమానాలను బట్టి మీరు ఈ లైవ్ డేటాను పొందబోతున్నారు మరియు ఆ డేటాను వివిధ స్థాయిల నిర్వహణలో తగిన నిర్ణయం కోసం తగిన విధంగా ఉపయోగించవచ్చు అలా చేస్తే స్మార్ట్ ఫ్యాక్టరీలో పారదర్శకత కూడా ప్రచారం చేయబడుతుంది ప్రోయాక్టివ్ ఫీచర్ అంటే భవిష్యత్తులో ఫలితాలను అంచనా వేయవచ్చు మరియు మరియు భవిష్యత్తులో ఏమి జరగబోతోందో మరియు ఏమి జరుగుతుందో పరిస్థితిని బట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసు కాబట్టి భవిష్యత్ ఫలితాల అంచనా ఆధారంగా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవచ్చు చివరకు వశ్యతకు సంబంధించి చురుకుదనం క్రొత్త వ్యవస్థల యొక్క స్వీకరణను మార్చడానికి వశ్యత సంస్కరణల పరంగా మారుతుంది కాబట్టి ఈ విషయాలన్నీస్మార్ట్ ఫ్యాక్టరీలో సాధ్యమే ఈ కేసు అధ్యయనాలలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం కాబట్టి నేను IIoT యొక్క ఆర్ట్ ఇంప్లిమెంటేషన్ యొక్క స్థితిని కలిగి ఉన్న ఎయిర్ బస్ కంపెనీతో ప్రారంభిస్తాను ఎయిర్బస్ ప్రాథమికంగా భవిష్యత్ ఫ్యాక్టరీ అని పిలువబడేదాన్ని స్వీకరించింది కాబట్టి మనం భవిష్యత్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే ముందు ఎయిర్ బస్ గురించి క్లుప్తంగా హైలైట్ చేద్దాం మీకు తెలిసిన ఎయిర్బస్ ఏవియేషన్ రంగంలో ఒక ప్రధాన జత ప్లేయర్ మరియు ఎయిర్బస్ ఒక జర్మన్ లేదా సాధారణంగా ఇది యూరోపియన్ విమానాల తయారీదారు అని నేను చెప్పగలను మరియు ఇది దాని ఉత్పత్తి ప్రక్రియలో చాలా IoT సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేస్తుంది తప్పనిసరిగా ఏమి జరుగుతుంది అంటే తత్ఫలితంగా ఉత్పత్తి సమయంలో అంటే ప్లాంట్ల అంతస్తులో మరియు ఉత్పాదక ఉత్పత్తి సమయంలో మరియు ఉత్పత్తులను నిజమైన విమానంలో మోహరించిన తర్వాత కూడా చాలా డేటాను సేకరించవచ్చు విమానాలు ఆపరేషన్లో ఉన్నప్పుడు ప్లాంట్స్ అంతస్తులో ఉత్పత్తి చేసే సమయంలో చాలా డేటాను సేకరించవచ్చు అయితే అదనంగా విమానాల రికార్డర్ల నుండి చాలా డేటాను సేకరించవచ్చు విమానాలలో డేటాను సేకరించడం విమాన అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ఫ్యాక్టరీ అంతస్తులోని కార్మికులు ఈ IoT పరికరాలను ఉపయోగించి వారి ప్రక్రియలను మెరుగుపరచడానికి ఉత్పాదక ప్రక్రియలోని విభిన్న స్థానాల గురించి అవగాహన పొందవచ్చు తయారీ ప్రక్రియలో ఎంత ప్రాసెస్ చేసింది మరియు వేర్వేరు అంతరాలు మొదలైనవి ఏమిటో అవగాహన పొందవచ్చు ఈ ఐయోటి ఎనేబుల్ చేసిన పరికరాలను ఉపయోగించి ఈ విషయాలన్నీ ఫ్యాక్టరీ అంతస్తులో పనిచేసే కార్మికులు సమగ్ర అవగాహన పొందవచ్చు కాబట్టి ఎయిర్ బస్ వారు ఈ డిజిటల్ తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనిని భవిష్యత్ ఫ్యాక్టరీగా పిలుస్తారు కాబట్టి ఇది ఇలా కనిపిస్తుంది భవిష్యత్ యొక్క ఈ కర్మాగారాన్ని చూద్దాం కాబట్టి భవిష్యత్ కర్మాగారంలో మనం సరఫరా గొలుసు నిర్వహణ కోసం IoT సెన్సార్లు వంటి వేర్వేరు భాగాల గురించి మాట్లాడుతున్నాము మనం మాడ్యులర్ పరికరాలు విభిన్న రోబోట్ల వాడకం రోబోటిక్ ఆయుధాలు మొదలైనవి పారిశ్రామిక వృద్ధి చెందిన వాస్తవికత యొక్క భావనల వాడకం కంప్యూటర్ విజన్ వాడకం ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు వీడియో ప్రాసెసింగ్ గురించి నిజ సమయంలో మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము అప్పుడు లాజిస్టిక్స్ మరియు ట్రక్కుల వాడకం మరియు ముఖ్యంగా స్వయంప్రతిపత్త వ్యవస్థలో భవిష్యత్ కర్మాగారం యొక్క లక్షణం మనం సాధారణంగా మానవరహిత ట్రక్కుల గురించి మాట్లాడుతున్నాము మరియు మనం కార్మికులు మరియు ఈ వేర్వేరు యంత్రాల గురించి మాట్లాడుతున్నాము మనం ERP గురించి మాట్లాడుతున్నాము అప్పుడు సరఫరా గొలుసు నిర్వహణ బహుశా క్లౌడ్ తో ప్రారంభించబడి ఉండవచ్చు మరియు బ్లాక్ చైన్ అమలు చేయబడవచ్చు మరియు ఇవి ప్రాథమికంగా వేర్వేరు భాగాలుగా ఉంటాయి యాదృచ్ఛికంగా నేను వాటిని కనెక్ట్ చేస్తున్నాను కానీ ప్రాథమికంగా అవి కలిసి పనిచేయబోతున్నాయి చివరకు చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇవన్నీ ఈ డేటాను పంపబోతున్నాయి ఈ డేటా ప్రిడిక్టివ్ లేదా ప్రివెంటివ్ మెషిన్ అనలిటిక్స్ కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది సాధారణంగా ఎలా ఉంటుందో భవిష్యత్ కర్మాగారంలో ఎలా ఉంటుందో మరియు ఎయిర్ బస్ ఇప్పటికే భవిష్యత్ కర్మాగారాన్ని దత్తత తీసుకొన్నది అని చెప్పాను ఇప్పుడు మనం మరింత ముందుకు వెళ్దాం మరియు భవిష్యత్ కర్మాగారానికి సంబంధించి ఎయిర్ బస్ అనుసరించిన ఈ విభిన్న ఇతర పద్ధతులును చూద్దాం భవిష్యత్ ఫ్యాక్టరీ యొక్క అమలుతో ఎయిర్బస్ ఇప్పుడు డిజిటల్ ట్రాకింగ్ మరియు పర్యవేక్షణ కోసం యంత్రాంగాలను కలిగి ఉంది ధరించగలిగే సెన్సార్లతో కూడిన సాధనాలు మరియు యంత్రాలు ధరించగలిగే సెన్సార్లు మాత్రమే కాకుండా స్మార్ట్ గ్లాసెస్ వంటి పరికరాలు కూడా వీటితో కలిసిపోతాయి ఇండస్ట్రీ గ్రేడ్ స్మార్ట్ గ్లాసెస్ వాడకం అనుబంధ వాస్తవికత సపోర్ట్ తో వాడవచ్చు భవిష్యత్ ఫ్యాక్టరీ అమలు కోసం ఎయిర్ బస్ ఈ విభిన్న విషయాలన్నింటినీ ఉపయోగిస్తోంది ఉత్పత్తి ప్రక్రియ యొక్క 3 డి రియల్ టైమ్ విజువలైజేషన్ సాధ్యమే మరియు ఈ విషయాలన్నీ వేర్వేరు సెన్సార్లను కూడా అమర్చాయి మరియు ఈ విషయాలన్నీ A330 మరియు A350 మోడళ్లలో మరియు వాటి అసెంబ్లీ లైన్లలో టౌలౌస్ తయారీ కర్మాగారంలో ఉన్నాయి మరియు భవిష్యత్ యొక్క ఈ కర్మాగారాన్ని A400M మోడల్ మరియు UK లో వారి అసెంబ్లీ కార్యకలాపాల కోసం కూడా నియమించింది వీటిలో మరొక సంస్థ జెర్మెన్ రోబోటిక్స్ తయారీదారు పేరు కుకా వారు వారి ఐఒటి ఎనేబుల్డ్ ఫ్యాక్టరీని కలిగి ఉన్నారు ఇది ప్రాథమికంగా వేర్వేరు రోబోట్లను కలిగి ఉంటుంది అవి రోబోట్ల తయారీ మరియు వాటి మధ్య కనెక్టివిటీ మొదలైనవి ఈ విభిన్న పరికరాల సెన్సార్ల కనెక్టివిటీ మరియు ఇతర వాటి మధ్య ఐయోటి ఎనేబుల్డ్ కనెక్టివిటీ ఈ విషయాలన్నీ అమలు చేయబడ్డాయి ఈ విషయాలన్నీ కుకాలో ప్రారంభించబడ్డాయి ప్రాథమికంగా ఈ రోబోట్లు ప్రైవేట్ క్లౌడ్తో అనుసంధానించబడి ఉన్నాయి కుకా ప్రాథమికంగా రోజుకు ఈ విభిన్న 800 యూనిట్లకు పైగా పరికరాల ఉత్పత్తి చేస్తుంది మరొక అనువర్తనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నిర్మాణo కాబట్టి డెవాల్ట్ సంస్థ చేత IoT నిర్మాణoను ప్రారంభించిన సాధన తయారీదారు డెవాల్ట్ ఇది IoT ప్లాట్ఫాం మరియు Wi Fi మెష్ నెట్వర్క్ను ఉపయోగిస్తుంది ఇది కార్మికులను మరియు వారు ఉపయోగిస్తున్న పరికరాలను ట్రాక్ చేస్తుంది ఎన్ఎఫ్ఎల్ ఫుట్బాల్ స్టేడియం వలె చాలా పెద్దదిగా ఉన్న నిర్మాణ సైట్లను నిర్మాణ ఇంటర్నెట్ ప్రాథమికంగా పర్యవేక్షిస్తుంది ఎబిబి మోడల్తో ముందుకు వచ్చింది ఇది ప్రాథమికంగా వివిధ రోబోట్లు పరిశ్రమ నైపుణ్యం కలిగిన రోబోట్లు మరియు మానవుల యుమి మోడల్ మధ్య సహకారం కోసం ఒక అంకురార్పణం మరియు ABB ఒక శక్తి మరియు రోబోటిక్స్ సంస్థ ఇది సెన్సార్లు మరియు విభిన్న రోబోటిక్ మెషినరీ ఎనేబుల్డ్ పవర్ సిస్టమ్స్ కలిగి ఉంది ఈ యంత్రాల పరిస్థితులను మొదలైనవి పర్యవేక్షించడానికి ఈ యంత్రాలు అన్నీ సెన్సార్ తో ప్రారంభించబడ్డాయి మరియు రోబోట్ల ద్వారా కూడా అనుసంధానించబడి ఉంటాయి మరియు ఈ యుమి మోడల్ ABB ల ఉత్పత్తుల నివారణ నిర్వహణకు సహాయపడుతుంది అమెజాన్ ప్రాథమికంగా రోబోటిక్ అల్మారాలు కలిగి ఉంది మరియు ఈ పేరు సూచించినట్లుగా అమెజాన్ వివిధ రకాల రోబోట్లను ఉపయోగిస్తుంది ఇవి ఈ అల్మారాలను తీసుకువెళ్ళి ఈ అల్మారాలను క్రమాన్ని మారుస్తాయి అమెజాన్ ప్రాథమికంగా మీకు తెలిసిన ఇ కామర్స్ సంస్థ మరియు ఈ అల్మారాలు మరియు వాటి పునర్వ్యవస్థీకరణ రోబోటిక్గా చాలా ముఖ్యమైనది మరియు ఇది ప్రాథమికంగా ప్రక్రియలను మరింత స్వయంప్రతిపత్తిగా సమర్థవంతమైనదిగా చేస్తుంది ఈ విషయం యొక్క మంచి భాగం ఏమిటంటే ఇది స్వయంప్రతిపత్తమైన రోబోటిక్ వ్యవస్థ ఈ వ్యవస్థను ఉపయోగించి రోబోట్లు వారి వేర్వేరు అల్మారాల నుండి విభిన్న వస్తువులను సమర్థవంతంగా గుర్తించి శోధించగలవు కాబట్టి ప్రాథమికంగా 2014 లో అమెజాన్ ఈ రోబోటిక్ అల్మారాలు ఉపయోగించి నిర్వహణ వ్యయాన్ని 20 శాతం తగ్గించింది కాటర్పిల్లర్ అప్ తో ముందుకు వచ్చాయి ప్రత్యేకమైన AR అప్ ద్వారా ఎండ్ టు ఎండ్ వీక్షణను చూసిన తర్వాత అవసరమైనప్పుడు టూల్ రీప్లేస్మెంట్ అవసరాన్ని మెషిన్ ఆపరేటర్లు గుర్తించగలరు AP అప్ ప్రాథమికంగా సాధన పునస్థాపన ఎయిర్ ఫిల్టర్ మార్పు ఇంధన పర్యవేక్షణ మరియు వంటి పనులను చేయడానికి సూచనలను పంపుతుంది కాటర్పిల్లర్ IoT చే నడిచే ఓడ నిర్వహణను కలిగి ఉంది మరియు ఇది వారి మెరైన్ డివిజన్ చేత చేయబడుతుంది వారు నిర్వహణ నిర్వహణ విశ్లేషణలను నిర్వహించడానికి వారు షిప్ బోర్డు సెన్సార్లను ఉపయోగిస్తారు మోహరించిన సెన్సార్లు జనరేటర్లు ఇంజన్లు జిపిఎస్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ మరియు ఇంధన మీటర్లను పర్యవేక్షించగలవు గ్రహించిన డేటా యొక్క విశ్లేషణ రిఫ్రిజిరేటెడ్ కంటైనర్ల యొక్క విద్యుత్ వినియోగం హల్ క్లీనింగ్ ఖర్చు మరియు ఆప్టిమైజ్డ్ క్లీనింగ్ షెడ్యూల్ మరియు వాటి డేటా గురించి అంతర్దృష్టులకు సంబంధించి ఉపయోగకరమైన అంతర్దృష్టులను అందిస్తుంది ఈ విభిన్న సెన్సార్ల ద్వారా పొందిన డేటా విశ్లేషణ ద్వారా ఇవన్నీ అందించబడతాయి అవి ఓడల బోర్డు పరికరాల్లో అమర్చబడతాయి నివారణ నిర్వహణ విశ్లేషణలు మునుపటి ఉపన్యాసంలో మనం చర్చించిన ఈ యంత్ర అభ్యాస పద్ధతుల ఉపయోగం గురించి మాట్లాడుతుంది పైథాన్ వెకా వంటి సాధనాలు మరియు పద్ధతులు ఈ విభిన్న విశ్లేషణల అంచనా విశ్లేషణలతో ముందుకు రావడానికి ఉపయోగపడతాయి అంచనా నిర్వహణ విశ్లేషణలను ఉపయోగించి సులభంగా తప్పు దిద్దుబాటు పనికిరాని సమయం తగ్గడం మరియు లాభదాయకత పెరగడం సులభంగా ఉపయోగించబడుతుంది మరియు ఇదంతా కాటర్పిల్లర్ చేస్తోంది ఫానుక్ రోబోటిక్ తయారీదారు ఇది జీరో డౌన్టైమ్ వ్యవస్థను కలిగి ఉంది ఇది సమయ వ్యవధిని తగ్గించడానికి ముందస్తు నిర్వహణను ఉపయోగిస్తుంది ఇది అంతర్నిర్మిత సెన్సార్లతో క్లౌడ్ బేస్డ్ ఎనలిటిక్స్ ఉపయోగిస్తుంది కాంపోనెంట్ వైఫల్యాన్ని ఊహించింది మరియు జీరో డౌన్టైమ్ కలిగి ఉన్న ఫానుక్ సిస్టమ్ GM సరఫరాదారు ఇయర్ ఇన్నోవేషన్ అవార్డు 2016 విజేత గెహ్రింగ్ కనెక్ట్ చేయబడిన తయారీ స్థలంలో ఉంది ఇది మెషీన్లను తయారు చేస్తుంది క్లౌడ్ ఆధారిత విశ్లేషణలు ఉపయోగించి వివిధ రకాల ప్రిడిక్టివ్ విశ్లేషణలు యంత్రాల నుండి నిజ సమయంలో అందుకున్న డేటాతో జరుగుతుంది తద్వారా ప్రక్రియల ఉత్పాదకత గెహ్రింగ్ యొక్క తయారీ కర్మాగారంలో ఉత్పాదకత మెరుగుపడుతుంది ఉత్పాదకత యొక్క ఆప్టిమైజేషన్ జరుగుతుంది హిటాచీ కలిసి ఉపయోగిస్తారు మేర్స్క్ ఇంటెలిజెంట్ షిప్పింగ్ ప్రదేశంలో ఉంది మెర్స్క్ ఒక కంటైనర్ షిప్పింగ్ సంస్థ ఇది వివిధ సెన్సార్లను ఉపయోగించి ఆస్తులను మరియు ఇంధన వినియోగాన్ని ట్రాక్ చేస్తుంది కాబట్టి ఇది స్మార్ట్ ఫ్యాక్టరీకి మరియు అమలు కి మరొక ఉదాహరణ రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లను సంరక్షించడానికి ఇది IoT ని ఉపయోగిస్తుంది సరఫరా గొలుసు ఆప్టిమైజేషన్ కోసం బ్లాక్చైన్ సాంకేతికతను ఉపయోగిస్తుంది మాగ్నా స్టెయిర్ స్మార్ట్ ప్యాకేజింగ్ వ్యవస్థను కలిగి ఉంది ఇది ఉపకరణాలు మరియు వాహన భాగాలతో సహా ఆస్తులను ట్రాక్ చేయడానికి IoT ని ఉపయోగిస్తుంది కాబట్టి బ్లూటూత్తో స్మార్ట్ ప్యాకేజింగ్ ప్రారంభించబడింది బ్లూటూత్ ఎనేబుల్డ్ ప్యాకేజింగ్ వారి సిస్టమ్లో ఉంది మరియు ఇది గిడ్డంగులలోని భాగాలను ట్రాక్ చేస్తుంది మాగ్నా స్టెయిర్లో ఉద్యోగులు ధరించగలిగే సాంకేతికతలను ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ మెరుగైన కనెక్టివిటీ ఈ వేర్వేరు యంత్రాల మధ్య ఈ వేర్వేరు యంత్రాల మధ్య మాత్రమే కాకుండా యంత్రాలు మరియు మానవులు లేదా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య కూడా ఉపయోగిస్తారు మాగ్నా స్టీర్లో డ్రైవర్లెస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది వారు డిజిటల్ ఫ్యాక్టరీని కలిగి ఉన్నారు ఇది మొత్తం ఫ్యాక్టరీ యొక్క వర్చువల్ ఇమేజ్ను అందిస్తుంది మరియు ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి జరుగుతుంది ఈ వర్చువల్ ఇమేజ్ నిజ సమయ నియంత్రణను అందిస్తుంది మరియు క్రమరాహిత్యంలో కనుగొంటుంది వారు సేకరించిన డేటా సహాయంతో సృష్టిస్తారు వారు డిజిటల్ ఫ్యాక్టరీ యొక్క 3 డి మ్యాప్ను సృష్టిస్తారు మరియు ఇది ప్రాథమికంగా క్లౌడ్లో నిల్వ చేసిన డేటాను ఉపయోగించి వారి రవాణా వాహనాల నిర్వహణ నిర్వహణతో సహా అనేక పనులను సమర్థవంతంగా చేయడంలో సహాయపడుతుంది నార్త్ స్టార్ బ్లూస్కోప్ పరికరాలు హెల్మెట్లు రిస్ట్ బ్యాండ్లు మొదలైనవి కలిగి ఉంది తద్వారా పర్యవేక్షకులు వేర్వేరు కార్మికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు సూపర్వైజర్లు ఉదాహరణకు ఓవర్లోడ్ చేసిన కార్మికులకు కార్మికులు మరియు ఈ కార్మికులు పనిచేస్తున్న పని పరిస్థితిని పర్యవేక్షించగలరు పర్యవేక్షకులు మీ గురించి డేటాను పొందవచ్చు కార్మికుడు పనిచేస్తున్న వాతావరణంలో ఏదైనా రేడియేషన్ ఉందా లేదా కార్మికుడు వివిధ విష వాయువులతో వాతావరణంలో పనిచేస్తున్నాడా వంటి పర్యావరణ పారామితులను తెలుసుకోవచ్చు మరికొన్ని స్మార్ట్ ఫ్యాక్టరీ అనువర్తనాలలో మైనింగ్ IoT కోసం రియో టింటో చేత అమలు చేస్తారు మైనింగ్ సైట్ల నుండి ధాతువు లాగడానికి రియో టింటో లో డ్రైవర్లేని ట్రక్కులు మరియు రైళ్లు ఉన్నాయి మరియు వాటికి అటానమస్ డ్రిల్ టెక్నాలజీ కూడా ఉంది పవర్ గ్రిడ్ రంగంలో వేర్వేరు ఇతర ఐయోటి కూడా IoT ని ఎక్కువగా ఉపయోగిస్తుంది మరియు ఇది ప్రాథమికంగా కార్మికుల పని పరిస్థితిని మెరుగుపరచడానికి లేదా వేర్వేరు కార్మికులచే పని అంతస్తులో జరిగే లోపాల సంఖ్యను తగ్గించడానికి వివిధ IoT పరికరాలను ఉపయోగిస్తుంది కాబట్టి స్మార్ట్ ఫ్యాక్టరీ యొక్క ఈ ప్రత్యేక స్థలంలో మీరు వెళ్ళగలిగే ఈ విభిన్న సూచనలు మరియు స్మార్ట్ ఫ్యాక్టరీలో స్మార్ట్ ఫ్యాక్టరీ IIoT అమలులో అసెంబ్లీ లైన్ మరియు మొదలైనవి ఇవన్నీ ఈ విభిన్న సూచనలు మరియు గత అరగంట ఉపన్యాసంలో నేను క్లుప్తంగా మాట్లాడిన కంపెనీల కేస్ స్టడీస్ మరియు వాటి ఉత్పత్తుల గురించి మాట్లాడే సూచనలతో సహా ఇచ్చాను ఇవన్నీ మీరు చదవటానికి ఈ సూచనలు ధన్యవాదాలు